కాబట్టి ఇప్పుడు మనం ఈ రాడార్ క్రాస్ సెక్షన్ నిర్వచించడానికి కొన్ని ప్రామాణిక పదజాలం తెలుసుకుందాము కాబట్టి మొదట మనం నిర్వచనం ఏమిటో తెలుసుకుందాము సాధారణంగా దీనికి గుర్తించబడిన చిహ్నం సిగ్మా మరియు దీని కోసం మనకు 2D మరియు 3D లలో విభిన్న నిర్వచనాలు ఉన్నాయి మరియు ఈ నిర్వచనాలు చాలా సహజమైనవి అది ఏమి చెప్తుంది కాబట్టి పరిశీలన బిందువు చాలా దూరంగా ఉండటం అనేది పరిమితి అనేది ఏదో ఒక బిందువు వద్ద మనం గమనించిన ఫీల్డ్ ఇక్కడ ఒక బ్రాకెట్ మర్చిపోయాను కాబట్టి మూలం వద్ద సాధారణీకరించబడిన ఇన్సిడెంట్ ఫీల్డ్ ఉంది మరియు ఇక్కడ ఉందని మీరు చూస్తారు మరియు అది ఎందుకు అక్కడ ఉంది అనేదానికి మనం త్వరలో తెలుసుకుంటాము కాబట్టి కేసు చాలా సులభం అని నా ఉద్దేశ్యం కాబట్టి నా దగ్గర ఇలాంటి విమానం ఒకటి ఉంది మరియు నేను ఇక్కడ r వద్ద నిలబడి ఉన్నాను ఇది మూలం నుండి దూరం r ఇది విలువ r ఇది వెక్టార్ 2 D విషయంలో ఇది నిర్వచనం 3 D విషయంలో ఇది నిర్వచనం ఇక్కడ కూడా ఒక బ్రాకెట్ లేదు బదులుగా ఇక్కడ ఒక ఉంది కానీ ఆలోచన అదే చాలా దూరం నుండి ఫీల్డ్ను కనుక్కోవాలి కాబట్టి దూరంగా ఉన్న ఈ క్షేత్రాన్ని ఫార్ ఫీల్డ్ అని కూడా అంటారు కాబట్టి ఇది ఏదో ఒక సమయంలో ఫార్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మరియు మూలం వద్ద సాధారణీకరించబడిన ఇన్సిడెంట్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అయితే సులభమయిన బిందువు మూలం సరే ఇప్పుడు రాడార్ ప్రపంచంలో రెండు రకాలైన పరిమాణాలు లెక్కించబడతాయి కాబట్టి నేను ఇక్కడ గీసిన ఈ ఉదాహరణకి కట్టుబడి ఉండనివ్వండి ఇది ఇక్కడ ఒక యాంటెన్నా అని చెప్పుకుందాం ఇది మీకు తెలిసిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మరియు ఇది ఇక్కడ మరొక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అని చెప్పండి కాబట్టి రెండింటికీ రాడార్లు ఉన్నాయి కాబట్టి మొదటి వ్యక్తి విమానంలోకి ఇలాంటి తరంగాన్ని పంపుతున్నాడు మరియు ఈ విమానం రాడార్ వేవ్ విమానంపై బౌన్స్ అయినప్పుడు అది ఏ దిశలో పరావర్తనం చెందుతుంది విద్యార్థి అదే దిశ ఒక సమాధానం అదే దిశ విద్యార్థి ఇది సర్ఫేస్పై ఆధారపడి ఉంటుంది ఇది ఉపరితలంపై ఆధారపడి ఉంటుంది విద్యార్థి నిజమే సరియైనది కానీ సాధారణ విమానం లేదా సాధారణ ఓడ ఇచ్చినట్లయితే అల ఏ దిశలో చెల్లాచెదురుగా ప్రవహిస్తుంది ఈ ప్రశ్న మీ లోకజ్ఞానం తెలియజేస్తుంది విద్యార్థి ఇది తిరిగి రావాలి అది తిరిగి రావాలి అనేది ఒక సమాధానం మరేదైనా సమాధానం విద్యార్థి దూరంగా ఇది ప్రతిచోటా వెళ్తుంది మరియు వస్తువు యొక్క ఆకృతి మీద ఆధారపడుతుంది అవును ఒక నిర్దిష్ట మార్గంలో కోణానికి సంబంధించిన ఏదైనా కోణాన్ని కలిగి ఉంటే అదే సమయంలో వేవ్ ఆఫ్ అవుతుంది కాబట్టి ఈ దిశలో ఏదైనా అల వస్తుందా రావచ్చు ఎందుకంటే రాడార్ యొక్క స్పాట్ సైజు గురించి ఆలోచించండి అది రాడార్ని తాకినప్పుడు ఉదాహరణకు తోక భాగంలో తగిలింది అనుకుందాము కొంత విక్షేపం సంభవించవచ్చు అది ప్రాథమికంగా అన్ని దిశలలోకి వెళ్ళవచ్చు కాబట్టి స్కాట్టర్డ్ ఫీల్డ్ శక్తి ప్రతిచోటా వెళుతుంది 2 D లో 2 pi కంటే ఎక్కువ 3D లో మొత్తం మీద వెళుతుందని మీరు చెప్పవచ్చు కానీ మీకు తిరిగి వచ్చేది ఏమిటి కాబట్టి రెండు వేర్వేరు ఇమేజింగ్ పద్ధతులు ఉన్నాయి కాబట్టి మోనోస్టాటిక్ అంటే ట్రాన్స్మిటర్ మరియు రిసీవర్ ఒకే స్థానంలో ఉంటాయి అంటే ఈ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఒక వేవ్ను పంపుతుంది మరియు ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది దానిని ఆబ్జెక్ట్ అని పిలుద్దాం ఈ రిసీవర్ సహజంగానే అది ఆ స్థానంలో నిలబడటం వలన దానికి తిరిగి వచ్చే వాటిని మాత్రమే సేకరిస్తుంది కాబట్టి జరగబోయే మిగతావన్నీ దాని వల్ల ఏమి జరుగుతాయి అది పోతుంది కాబట్టి దీనిని మోనో స్టాటిక్ మోనో అంటారు అంటే కేవలం ఒకటి కాబట్టి ఒకే ప్రదేశంలో ఒక ట్రాన్స్మిటర్ మరియు రిసీవర్ కాబట్టి ఇది మోనోస్టాటిక్ రాడార్ దాని యొక్క ఇతర పదం ఏమిటంటే ఇతర రకమైన ఇమేజింగ్ విధానం బై స్టాటిక్ ఉంటుంది ఇక్కడ నేను పైన గీసినట్లుగా మీరు కలిగి ఉండవచ్చు కాబట్టి ఇక్కడ ఒక ట్రాన్స్మిటర్ ఆబ్జెక్ట్ మరియు ఇక్కడ మరొక రిసీవర్ అని చెప్పుకుందాం కాబట్టి నాకు Tx మరియు Rx వేర్వేరుగా ఉన్నాయి అవును సరిగ్గా గుర్తించారు కాబట్టి ఇది స్కాట్టర్ గా ఉండాలి స్క్వేర్డ్ కాదు స్క్వేర్డ్ ఇప్పటికే బయట ఉంది కాబట్టి ఇది 2D లేదా 3D కోసం ఫీల్డ్ చాలా దూరంగా చెల్లాచెదురుగా ప్రవహిస్తుంది ఏదైనా ప్రశ్న ఉందా ఈ ఆలోచన స్పష్టంగా ఉంది కదా కాబట్టి ఇవి నేను మీకు ఇస్తున్న నిర్వచనాలు మాత్రమే విద్యార్థి కాబట్టి r 0కి మొగ్గు చూపుతోంది ఓహ్ ఇక్కడ మరొక అక్షర దోషం ఉంది ఇది ఫార్ ఫీల్డ్ కనుక r అయి ఉండాలి కాబట్టి RCS యొక్క నిర్వచనంలో రిసీవర్ ఇక్కడ ఉన్న కోణం మీరు గమనించవచ్చు కాబట్టి ఇది Rx కోణం మరియు ఇది Tx కోణం సరే కాబట్టి మోనోస్టాటిక్ కేసుపై మన అవగాహనను పరీక్షించడానికి కాబట్టి మోనోస్టాటిక్ అంటే ఈ సంధర్భంలో 2D కేస్ ఇన్సిడెంట్ వేవ్ ఇలా వస్తోందనుకుందాం కాబట్టి అది చేసే కోణం ఏమిటి మనం దీన్ని కొనసాగిస్తాము ఇది అని చెప్పండి సరే ఇప్పుడు అది రాడార్ నుండి తిరిగి పరావర్తనం చెందుతుంది మరియు అది ఏ దిశలోకి వెళుతుంది దిశ తిరగబడింది కాబట్టి రివర్స్డ్ డైరెక్షన్ ఈ విధంగా ఉంటుంది కాబట్టి అది చేసే కోణం ఏమిటి ఇది చేసే కోణాన్ని అనుకుందాము దీనిని మనం చెల్లాచెదురైన కోణం అని పిలుద్దాం కాబట్టి మరియు మధ్య సంబంధం ఉందా నేను వ్రాయగలనా కాబట్టి RCS డెఫినిషన్ యొక్క రిసీవర్ భాగంలో రిసీవర్ కోణంలో నేను ఇక్కడ ప్లగ్ ఇన్ చేస్తాను సరే కాబట్టి మోనోస్టాటిక్ కేసులో ఇది ఇప్పటికే పరిష్కరించబడింది నా దగ్గర మరియు ఉన్నాయి అవి RCS కోణానికి సంబంధించిన 2 వాదనలు అదేవిధంగా 3డి విషయంలో మరియు గురించి ఆలోచించాలి కాబట్టి ఇది కేవలం నిర్వచనం మాత్రమే కాబట్టి ఇక్కడ చాలా క్లిష్టంగా ఏమీ ఉండకూడదు ఇప్పుడు మనం కొన్ని వివరాలలోకి వెళ్దాం సరే ఇప్పుడు మనం వివరాల కోసం ఉపరితల సమగ్రం లేదా వాల్యూమ్ ఇంటిగ్రల్ విధానం ఏదైనా తీసుకోవచ్చు కాబట్టి నేను ఇక్కడ వాల్యూమ్ ఇంటిగ్రల్ విధానాన్ని తీసుకున్నాను ఇది దూరం వద్ద గమనించిన ఫీల్డ్ కొంత సాధారణ దూరం ఇది నా దగ్గర ఉన్నది ఇప్పుడు మీలో ప్రోగ్రామ్ చేసిన వారికి బెస్సెల్ ఫంక్షన్ మరియు హాంకెల్ ఫంక్షన్ల గురించి ఒక విషయం తెలుసు హాంకెల్ ఫంక్షన్ లేదా బెస్సెల్ ఫంక్షన్ మూల్యాంకనం చేయడం కొంచెం ఖరీదైన ఆపరేషన్ మీరు బెస్సెల్ ఫంక్షన్ హాంకెల్ ఫంక్షన్ను గణించమని MATLABని అడిగినప్పుడు మీకు ఆ సంఖ్యను అందించడానికి అది అంతర్గత గణనను చేయాలి ఇది కంప్యూటర్ను లేదా లెక్కించమని అడగడం లాంటిది కాదు ఇప్పుడు వ్యక్తులు విమానం యొక్క RCSని లెక్కించడం ప్రారంభించినప్పుడు వారు కేవలం ఒక కోణంలో RCS విలువను కోరుకోరు సాధారణంగా మీరు మొత్తం ప్రవర్తన ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాము కాబట్టి 2Dలో మీరు RCSని మొత్తం రేడియన్ల మీద గణిస్తారు కాబట్టి మీరు వివిధ స్థానాల వద్ద మీ రిసీవర్ని ఉంచి ఆ సమయంలో చెల్లాచెదురుగా ఉన్న ఫీల్డ్ని లెక్కించవలసి ఉంటుంది కాబట్టి మనం ఉపయోగించగల కొన్ని ఉజ్జాయింపులు ఉన్నాయి RCS నిర్వచనం గుర్తు తెచ్చుకోండి గ్రీన్ ఫంక్షన్ ప్రారంభంలోనే మనం ఈ ఉజ్జాయింపుని చూసాము చాలా పెద్ద x కోసం హాంకెల్ ఫంక్షన్ ఈ విధంగా ఉంటుంది ఇది 2Dలో ప్లేన్ వేవ్ లాగా మారింది ఎందుకంటే ఇక్కడ ఉంది మరియు 2 ఇన్కమింగ్ లేదా అవుట్గోయింగ్ వేవ్లలో దేనిని మనం గుర్తుంచుకోవాలి అనేదాన్ని పరిష్కరించడంలో ఇది కూడా మనకు సహాయపడింది ఎందుకంటే నా గుర్తు నా టైమ్ కన్వెన్షన్ దీనితో కలిపి నాకు బయటికి ప్రయాణించే తరంగం వచ్చింది కాబట్టి మనం ఈ వ్యక్తీకరణను ఇప్పటికే చూసాము ఇప్పుడు మనకు ఎదురయ్యే సవాళ్లను చూడటానికి ప్రయత్నిద్దాం నేను హాంకెల్ ఫంక్షన్ యొక్క ఈ అత్యంత సాధారణ రూపాన్ని తీసుకుంటాను మరియు ఇక్కడ ఉంచాను నేను నా రిసీవర్ పొజిషన్ ఆర్ ప్రైమ్ని మార్చిన ప్రతిసారీ ఏమి జరుగుతుంది నేను ఖచ్చితంగా ఈ హాంకెల్ ఫంక్షన్ని మూల్యాంకనం చేయాలి అది కొంచెం ఖరీదైన ఆపరేషన్ అని నేను మీకు మరింత సమాచారం ఇస్తున్నాను కాబట్టి అలా చేయడానికి అయ్యే ఖర్చును తగ్గించడానికి మనం ఈ ఉజ్జాయింపు ఫారమ్ను ఉపయోగించాలి ఇది మనం rhoని ఎంత పెద్దగా చేస్తే అంత ఖచ్చితమైన విలువ లభిస్తుంది కాబట్టి ఇక్కడ rho అంటే యొక్క దూరం సరే కాబట్టి నేను ఈ ఎక్స్ప్రెషన్ని తిరిగి ఇందులోకి ప్లగ్ చేస్తే ఇది నాకు మూల్యాంకనం చేయడంలో సహాయపడుతుందని అర్థం హాంకెల్ ఫంక్షన్ను మూల్యాంకనం చేయడం కంటే ఇది చాలా చౌకగా ఉంటుంది ఎందుకంటే ఇది ఘాతాంకం మరియు ఇది రూట్ రో ద్వారా విభజించబడింది కాబట్టి ఇది ఖచ్చితత్వంలో నిజమైన నష్టం లేకుండా గణనపరంగా మరింత సమర్థవంతంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు ఒక విషయం చూడవచ్చు ఇది 2డిలో జరిగింది 3Dలో ఇది సరైన ఉజ్జాయింపులు లేకుండా మా గ్రీన్ ఫంక్షన్ కాబట్టి మీరు ఇప్పుడు మీ RCS నిర్వచనానికి తిరిగి వెళితే కాబట్టి ఇక్కడ ఒక ఉంది మరియు ఇక్కడ ఈ మొదటి పదం స్క్వేర్డ్ చెల్లాచెదురుగా ఉంటుంది కాబట్టి నేను ఈ రూట్ rho సుమారుగా ఈ సమగ్రత నుండి బయటకు వస్తుందని భావిస్తున్నాను మరియు నేను దానిని వర్గీకరించినప్పుడు నేను ఏమి పొందుతాను నేను పొందుతాను మరియు ఇది ఈ ఆర్తో ఇక్కడ ను రద్దు చేస్తాను ఫలితంగా మనం పొందగలిగేది ఏమిటంటే RCS నేను ఉన్న దూరం నుండి స్వతంత్రంగా ఉంటుంది అది దూరం పైన ఆధారపడి ఉండదు దాని విలువ 1 కిలోమీటరు లేదా 2 కిలోమీటరు ఉపయోగిస్తే నాకు ప్రతిసారీ వేర్వేరు సమాధానాలు రావు ఎందుకంటే ఆ దూరం ఇక్కడ ఉన్న న్యూమరేటర్ మరియు హారం నుండి రద్దు చేయబడింది కాబట్టి RCS యొక్క నిర్వచనంలో ఉండడానికి ఇది కారణం మరియు 3 D విషయంలో నేను గురించి మాట్లాడాలి వస్తువుపైకి వెళుతున్నట్లు గుర్తుంచుకోండి అయితే అనంతం వైపు మొగ్గు చూపుతుంది కాబట్టి ఈ పదం ప్రాథమికంగా ఇక్కడ ఉన్న సమగ్ర చిహ్నం నుండి బయటకు వస్తుంది అది బయటకు వచ్చినప్పుడు నా వద్ద హారంలో ఉంది నేను దానిని స్క్వేర్ చేయాలి దాని మోడ్ స్క్వేర్డ్ను తీసుకోవాలి నేను పొందుతాను మరియు ఇది ఇక్కడ తో రద్దు చేయబడుతుంది సరే కాబట్టి ఇది వాస్తవానికి RCS యొక్క నిర్వచనాన్ని ప్రేరేపించింది ఎందుకంటే మీరు ఆబ్జెక్ట్కు దూరంపై ఆధారపడి ఉండని పరిమాణాన్ని నివేదిస్తున్నారు కాబట్టి ఇది విమానం యొక్క RCS అని నేను చెప్పినప్పుడు ఇది ఉపయోగకరంగా ఉంటుంది మీరు నన్ను వ్రాతపూర్వకంగా అడగవలసిన అవసరం లేదు ఈ వస్తువును వర్గీకరించడానికి ఇది సార్వత్రిక మార్గం వలె ఉంటుంది మరోవైపు నేను లేదా తీసివేసి ఉంటే నేను ప్రతిసారీ మీకు విలువతో చెప్పాల్సి ఉంటుంది మరియు నేను RCS యొక్క విభిన్న విలువలను పొందుతాను దూరం డిపెండెన్సీని వదిలించుకోవడానికి ఇది ఒక మార్గం సరే కాబట్టి విద్యుదయస్కాంతశాస్త్రంలో చాలా సాధారణమైన ఉజ్జాయింపుగా ఉన్న ఒక చిన్న విధమైన మరింత సరళీకరణను మనం ఇక్కడ చేయవచ్చు కాబట్టి ఈ r మైనస్ r ప్రైమ్ ఎలా వ్రాయాలి నేను దీన్ని కార్టీసియన్ కోఆర్డినేట్ల పరంగా ఇలా వ్రాయగలను కాబట్టి గుర్తుంచుకోండి ఈ సమగ్రత r ఆబ్జెక్ట్పై వాల్యూమ్ లేదా ఉపరితలంపై తీసుకోవచ్చు మరియు చాలా దూరంగా ఉంటుంది కాబట్టి నేను దీన్ని ఇంకా ఇలా వ్రాయగలను కాబట్టి మరియు ఇది నేను ఊహించగలిగేది ఏమిటంటే నా ఆబ్జెక్ట్ ఇదే కాబట్టి నా బిందువు r అని చెప్పనివ్వండి ఇక్కడ నేను దీన్ని మూల్యాంకనం చేస్తున్నాను ఎక్కడో దూరంగా ఉంది RCS యొక్క నిర్వచనం ప్రకారంగా r వస్తువు నుండి చాలా దూరంగా ఉంటుంది మరియు నా వస్తువు ఇక్కడ ఏదో ఉంది సరే కాబట్టి నేను మొత్తం క్యాపిటల్ R స్క్వేర్కి సమానంగా తీసుకోవచ్చు కాబట్టి నేను దీన్ని ఇప్పుడు వ్రాయగలను నేను దీన్ని ఇక్కడ నుండి తీసుకోగలను కాబట్టి Rతో భాగించబడినది మరియు x2 y2 అనేది R2తో విభజించబడింది మళ్ళీ ఇది R అయి ఉండాలి విద్యార్థి సమన్వయంతో తీసుకోబడింది మనం R తీసుకున్నాము కాబట్టి ఇక్కడ ఈ పదం కి సమానం కాబట్టి నేను ఇక్కడ ఈ వర్గమూలం గుర్తు నుండి ఒకదాన్ని తీసివేసాను కాబట్టి ఈ R ఇక్కడ నుండి వచ్చింది మరియు ఇది నాకు లభించిన వ్యక్తీకరణ ఇప్పుడు ఈ నిబంధనల నుండి నేను దేనిని విస్మరించాలని మీరు అనుకుంటున్నారు ఇక్కడ r ఉంది మరియు బయట ఉంది కాబట్టి ఈ 3 పదాల నుండి ఇది x మరియు y పై స్క్వేర్డ్ డిపెండెన్స్ మరియు ఇది x మరియు yపై లీనియర్ డిపెండెన్స్ కాబట్టి ఈ పదం నిజానికి ఎలా ఉంటుంది విద్యార్థి చిన్నది చిన్నగా ఉంటుంది కాబట్టి నేను దీన్ని R గా అంచనా వేయగలను మరియు నేను ఈ పదాన్ని విస్మరించగలను ఇది చాలా చిన్నది మరియు సరే కాబట్టి సాధారణ ఉజ్జాయింపు వ్యాప్తి కోసం చేస్తాము కాబట్టి నేను ఇక్కడ ఈ rho పదాన్ని కలిగి ఉన్నాను ఇది rho అనేది వ్యాప్తిలోని హారంలో మరియు దశలో అది సరిగ్గా కనిపించే 2 ప్రదేశాలలో కనిపిస్తుంది విద్యార్థి అంటే ఇది రిసీవర్లోకి వెళ్లాలి అవును అది రిసీవర్ యొక్క స్థానం కాబట్టి ఇది Rx అవును వ్యాప్తి పదం కోసం మీరు ఏమి చేస్తారు మీరు ఈ పదాన్ని కూడా విస్మరించడం గురించి మరింత ఉజ్జాయింపు చేస్తే అది మారుతుంది కాబట్టి వ్యాప్తి కోసం మీరు కి దాదాపు సమానంగా Rని భర్తీ చేస్తారు కాబట్టి మీరు ఈ పదాన్ని కూడా విస్మరిస్తారు మరియు మీరు ఫేస్ పదం కోసం గా తీసుకోవచ్చు మరియు ద్విపద విస్తరణను ఉపయోగించవచ్చు మరియు మీరు ఇక్కడ ఉన్న రెండు రద్దు చేయబడ్డాయి కాబట్టి ఇది చాలా సాధారణ ఉజ్జాయింపుగా ఉపయోగించబడుతుంది మరియు ఇది మీకు చాలా మంచి ఖచ్చితత్వాన్ని కూడా ఇస్తుంది కాబట్టి వీటన్నింటిని చేయడం యొక్క లక్ష్యం ఏమిటంటే ఇది ప్రారంభంలో కొంచెం కష్టంగా కనిపిస్తుంది మీరు దానిని అర్థం చేసుకున్నప్పుడు ప్రాథమికంగా ఈ వ్యక్తీకరణను మూల్యాంకనం చేయడం సులభతరం చేయడం కాబట్టి దీని లోపల తెలియనివి ఏమిటి ఇది మీకు ఇప్పటికే తెలిసిన మరియు మనం వీటిని ఇప్పటికే లెక్కించాము కనుక మనకు ఇవి తెలుసు మరియు ఈ పదం చాలా సులభం అవుతుంది ఇది కేవలం ప్లేన్ వేవ్ టర్మ్ మరియు ఇక్కడ ఈ రో స్థిరంగా ఉంది మరియు మనం దానిని వర్గీకరించినప్పుడు ఇది R అవుతుంది మరియు RCS యొక్క నిర్వచనంలో ఒక బయట ఉంది కాబట్టి ఇది రద్దు చేయబడుతుంది కాబట్టి ఇది అలా ఉంది ఇవి మనం చేయగలిగే ఉజ్జాయింపులు కాబట్టి ఇది వ్యాప్తి పదం మరియు ఇది ఫేస్ పదం కాబట్టి వ్యాప్తి టర్మ్లో మనం చేసే ఉజ్జాయింపులు మరియు ఫేజ్ టర్మ్లో మనం చేసే ఉజ్జాయింపులు విద్యార్థి ఫేస్ అవును రిసీవర్ యొక్క స్థానం విద్యార్థి కాబట్టి నిర్వచనం ప్రకారంగా అనంతం వైపు మొగ్గు చూపాలి కాబట్టి ఇక్కడ నేను ప్రైమ్ కోఆర్డినేట్ని ఎంచుకున్నాను కాబట్టి RCSకి నా నిర్వచనం ఇలా ఉంటుంది విద్యార్థి విలువ ఎంత ఇక్కడ విలువ అవుతుంది కాబట్టి మనం దీన్ని చేస్తాము విద్యార్థి మనం పోర్ట్ మెషీన్ను అదే లోకి ఎందుకు ఎంచుకుంటాము మీరు చేయవచ్చు మీరు రెండింటికీ ఒకే ఉజ్జాయింపును ఎంచుకోవచ్చు కానీ ఇలా చేయడం వల్ల మీకు దాదాపు ఒకే ఖచ్చితత్వం లభిస్తుందని తేలింది కాబట్టి ఇది ఎందుకంటే నేను ఇక్కడ ప్రైమ్ కోఆర్డినేట్ల పరంగా ఫీల్డ్ని కలిగి ఉన్నాను మరియు ఇక్కడ ఉన్న ఈ నిర్వచనం అది అన్ప్రైమ్డ్ కోఆర్డినేట్ల పరంగా భావించబడింది కన్వెంషన్లో ఇది ఒక చిన్న మార్పు సరే నిర్వచనంలో తీటా ఐ చిత్రంలోకి ఎక్కడ వస్తుంది నేను లెక్కించే సమయంలో ఇది ఒక చెల్లాచెదురుగా ఉన్న ఫీల్డ్లో కనిపిస్తుంది నేను ఈ సమీకరణాలను కోసం పరిష్కరించే సమయంలో ఇది మనకు కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ నాకు ఇన్సిడెంట్ ఫీల్డ్ యొక్క విలువ అవసరం లేకపోతే మీరు సమీకరణాల వ్యవస్థను పరిష్కరించే విధానంలోకి వెళతారు మీరు ఇక్కడ సమీకరణం వద్ద తిరిగి చూస్తే ఇన్సిడెంట్ ఫీల్డ్ ఇక్కడే కనిపించింది కాబట్టి ఇన్సిడెంట్ ఫీల్డ్ విలువను బట్టి వ్యక్తీకరణ లోపల నా కరెంట్ సెట్ చేయబడింది కాబట్టి పరోక్షంగా నేను పొందే పరిష్కారం నేను ఏ కోణంలో విమానం ఫారమ్ను ప్రకాశింపజేస్తున్నాను అనే దానిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ కారణంగా ఇది యొక్క ఒక ఫంక్షన్ కాబట్టి ఇది మన మూలం మూలం ఇక్కడ వస్తువు లోపల ఉంది దాదాపుగా ఆ ప్రాంతంలో ఉన్న మూలం ఆధారంగా ఒక వస్తువు ఉండవచ్చు అవును కాబట్టి ఇది వస్తువు విద్యార్థి కాబట్టి మూలం r ప్రైమ్కి వెళ్లకూడదని మీరు ఆశించవచ్చు అవును r చాలా దూరం వెళ్లదు ఎందుకంటే ఇది పరిమిత వస్తువు నా రిసీవర్ వద్ద ఉంది మరియు నిర్వచనంలో అనంతానికి చేరుతుందని చెబుతుంది